ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి ఈ రోజు మనం మొమెంట్ మెథడ్ ద్వారా ఇంటిగ్రల్ ఈక్వేషన్ సొల్యూషన్ గురించి చర్చిస్తాము మేము ఇప్పటికే హాలెన్Hallen's సూత్రీకరణను కనుగొన్నాము ఇది ఒక ఇంటిగ్రల్ ఈక్వేషన్ Iz తెలియదు ఇది పాక్లింగ్టన్Pocklington's సూత్రీకరణ మళ్ళీ మీకు Iz తెలియదు అక్కడ ఒక ఆపరేటర్ ఉంటుంది ఈ వైపు కుడి వైపు ది మనకు తెలుసు కాబట్టి ఈ రెండింటినీ లేదా ఏదైనా ఈ ఇంటిగ్రల్ సమీకరణాల నుండి మనం చెప్పగలం ఇంటిగ్రల్ సమీకరణాలు F h కు సమానం అని వ్రాయవచ్చు ఇక్కడ F నాన్ లీనియర్ ఆపరేటర్ మా విషయంలో ఇంటిగ్రేషనల్ ఆపరేటర్ అంటే ఇంటిగ్రేషన్ అనేది ఒక ఆపరేషన్ కాబట్టి F ఒక లీనియర్ ఆపరేటర్ ఇది తెలిసిన లీనియర్ ఆపరేటర్ h అనేది తెలిసిన ఎక్సయిటేషన్ ఫంక్షన్ మన విషయంలో స్పార్క్ గ్యాప్ ఎక్సైటింగ్ లేదా మరేదైనా ఫీడ్ రకం అనేది తెలిసిన ఎక్సయిటేషన్ ప్రతిస్పందన g ఇది మీ నిర్మాణంపై ఉంది కానీ ఇది తెలియదు కాబట్టి g అనేది ప్రతిస్పందన ఫంక్షన్ అని నేను చెప్పగలను ఇది ఎక్సయిటేషన్ ఫంక్షన్ ఇప్పుడు ఇది తెలిసిందని నేను చెప్పగలను ఇది తెలియదు మరియు ఇది ఏమిటి ఇది ఆపరేటర్ మరియు ఇది తెలిసింది ఇక్కడ ఆపరేషన్ ఎటువంటిది అని మనకి తెలుసు F మరియు h నిర్దేశించిన తర్వాత g ని నిర్ణయించడం మన లక్ష్యం ఇప్పుడు వీటిని చేయడం వల్ల ఇది ఇన్వర్స్ సమస్య అని నేను చెప్పగలను నేను h యొక్క ఆపరేషన్ గా g ని కనుగొనాలి నేను అలా చేయగలిగితే నాకు ఈ పద్ధతి అవసరం లేదు కానీ మీరు ఇక్కడ అది అంత సులభం కాదు అని గమనించగలరు నేను దీన్ని చేయాలనుకుంటే నేను ఈ ఇంటిగ్రేషన్ చేయవలసి ఉంటుంది కానీ నేను ఎలా చేస్తాను లేదా నేను ఇన్వర్ట్ చేయవలసి ఉంటుంది Iz z ఏదో ఒకదానికి సమానం అని నేను తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ఆపరేషన్ ద్వారా ఏదో డిఫరెంషియేషన్ లేదా ఇంటిగ్రేషన్ ద్వారా లేదా దానిని గుణించడం ద్వారా వ్రాయడం అంత సులభం కాదు అందుకే మేము దీనిని సంఖ్యాపరంగా పరిష్కరిస్తున్నాము కాబట్టి ప్రాథమికంగా ఈ ఆపరేటర్ F యొక్క లీనియారిటీ కాబట్టి ఈ ఆపరేషన్ సరళంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం అని నేను చెప్పాలి కాబట్టి ఈ లీనియారిటీ వాస్తవానికి సంఖ్యా పరిష్కారాన్ని చేయడానికి నాకు సహాయపడుతుందని చూస్తాము ఈ తెలియని ప్రతిస్పందన ఫంక్షన్ g ని మనం ఏమి చేస్తాము మేము ఒక బేసిస్ సెట్ లో విస్తరిస్తాము ఇంజనీరింగ్లో చాలా సార్లు ఫోరియర్ సిరీస్ లో చేశామని మీకు తెలుసు ఇతర సిరీస్ లెజెండర్ సిరీస్ హెర్మైట్ సిరీస్ మొదలైనవి కూడా ఉన్నాయి వాస్తవానికి అక్కడ మనం ఏదైనా ఫోరియర్ ఏదైనా ఎలక్ట్రికల్ సిగ్నల్ను సైనూసోయిడల్ ప్రాతిపదికన లేదా ఎక్స్పోనెన్షియల్ ప్రాతిపదికన విస్తరించవచ్చని నిరూపిస్తాము కాబట్టి ఇప్పుడు అనేక ఇతర సందర్భాల్లో మనకు బెస్సెల్ బేసిస్ ఉంది వివిధ రకాలైన ఫంక్షన్లకు లెజెండర్ బేసిస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము వీటిని సిరీస్లో విస్తరిస్తాము కాబట్టిgz' c1g1z c2g2z cn gnz వాస్తవానికి ఇది ఇన్ఫినిటి కి వెళితే ఇవి ఖచ్చితమైనవి కానీ స్పష్టంగామేము తగ్గించాలి కాబట్టి ఇక్కడ N సంఖ్యల వరకు మేము విస్తరించాలని ఆలోచిస్తున్నాము కాబట్టి నేను gz' Σn 1 to Ncn gnz అని వ్రాయగలను కాబట్టి తెలియని ప్రతిస్పందన ఫంక్షన్ n టర్న్ల లీనియర్ కాంబినేషన్ గా విస్తరించబడుతుంది ఇప్పుడు ప్రతి cn అనేది తెలియని స్థిరాంకం కానీ ప్రతి gnz తెలిసిన ఫంక్షన్ ఇప్పుడు బేసిస్ సెట్ అనేది పూర్తి సెట్ అని చెప్పాను ఆ బేసిస్ నేను ఎల్లప్పుడూ రీప్రెసెంట్ చేస్తే ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపు రెండు విధులు ఖచ్చితమైనవి అవుతాయి ఈ డొమైన్ g1 g2 gn మొదలైనవి ప్రతిస్పందన ఫంక్షన్ యొక్క డొమైన్ వలె ఉంటుంది ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఈ ప్రధాన సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు ఏమి లభిస్తుంది నేను ఇక్కడ ప్రతిక్షేపిస్తే Σn 1 to NcnF h అవుతుంది ఈ g n ఎంచుకోబడింది ఈ ఎంపిక మీకు ఉంది కాబట్టి ఈ F ను క్లోస్డ్ ఫామ్ లో సౌకర్యవంతంగా అంచనా వేయవచ్చు కనీసం సంఖ్యాపరంగా కాకపోయినా సులభంగా అంచనా వేయాలి కాబట్టి ఒకసారి అది ఉంటే అంటే ఏంటి ఇప్పుడు ఈ తెలియని cn స్థిరాంకాలు N సంఖ్య కలిగి ఉండడం వలన నిర్ణయించవలసి అవసరం ఉంది కానీ సమస్య ఏమిటంటే ఒక ఫంక్షన్ మాత్రమే ఉందని మేము సృష్టించాము ఇప్పుడు ఈ ఆపరేటర్ సహాయంతో మేము దానిని ఇక్కడ విస్తరించామని చెప్పాము కానీ మేము N తెలియని వాటిని సృష్టించాము కాని మనకు ఒకే సమీకరణం ఉంది కాబట్టి మనం ఇప్పుడు మార్చాలి కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు g1z g2z gnz గురించి ఈ బేసిస్ ఫంక్షన్స్ గురించి కొంచెం మాట్లాడుదాం ఈ బేసిస్ ఫంక్షన్ను ఎలా ఎంచుకోవాలి వీటిని బేసిస్ ఫంక్షన్ అంటారు అంటే ఈ బేసిస్ ఫంక్షన్ పరంగా విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సాధారణ ప్రజలు బేసిస్ ఫంక్షన్లను యాంటిసిపేటెడ్ అన్నోన్ ఫంక్షన్ను ఖచ్చితంగా సూచించే మరియు పోలి ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండే సమితిగా ఎన్నుకుంటారు కాబట్టి నాకు ఈ సందర్భంలో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ తెలుసు అని అనుకుందాం నేను ఒక డైపోల్ కలిగి ఉన్నానని ఒక ఆలోచన ఉందని మీరు చూస్తారు ఇది ఫీడ్ అని అనుకుందాం ఇది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అది ఒక విధమైన ఎక్స్పోనెన్షియల్ ఇది వివిధ కొసైన్ ఫంక్షన్ల యొక్క వివిధ ఆర్డర్లు లేదా సైన్ ఫంక్షన్ యొక్క వివిధ ఆర్డర్లు లేదా రెండింటి కలయిక కావచ్చు రెక్టాంగ్యులర్ వేవ్గైడ్లో ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అనుకుందాం కానీ చివర్లలో లోహం ఉందని నాకు తెలుసు కాబట్టి ఫీల్డ్ సున్నా ఉంటుంది మళ్ళీ అక్కడ మేము కొసైన్ ఫంక్షన్ తీసుకుంటాము కానీ అది కూడా అలా కావచ్చు నాకు సమాచారం ముందుగా తెలియదు కాబట్టి ఈ రెండు కేసులను విడిగా పరిష్కరించవచ్చు వాస్తవానికి రెండు రకాల బేసిస్ ఫంక్షన్లు ఉన్నాయి ఒకటి సబ్డొమైన్ బేసిస్ ఫంక్షన్ మరొకటి ఎంటైర్ డొమైన్ ఫంక్షన్ అంటారు నాకు ఏమీ తెలియకపోతే అసలు ఏమి జరుగుతుంది మొదటి సబ్డొమైన్ ప్రాతిపదికను తీసుకుంటాము దాని క్రియాత్మక ప్రవర్తన ఏమిటో మేము కనుగొంటాము ఆపై మొత్తం డొమైన్ కోసం పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే సబ్డొమైన్లో గణన సంక్లిష్టత ఎక్కువ అయితే ఎంటైర్ డొమైన్ లో కాంప్లెక్సిటీ ని తగ్గిస్తుంది బేసిస్ ఫంక్షన్ను ఎన్నుకోవలసిన విషయం ఏమిటంటే అది అసలు తెలియని ఫంక్షన్ను ఖచ్చితంగా పోలి ఉంటుంది కానీ అది గణనపరంగా లెస్ ఇంటెన్సివ్గా ఉండాలి లేదా గణన భారం తక్కువగా ఉండాలి ఇవి ఈ రెండు విషయాలు కాబట్టి ప్రజలు ఈ రెండింటినీ కలిపి చెప్తుంటారు మొదట సబ్డొమైన్ బేసిస్ చూద్దాము సబ్డొమైన్ బేసిస్ అంటే ఏమిటి నేను ఇక్కడ కొంత ఫంక్షన్ కలిగి ఉన్నానని అనుకుందాం ఇప్పుడు చాలా తెలివైన ఎంపిక ఏమిటంటే ఈ మొత్తం నిర్మాణం ఈ ఫంక్షన్ ఉన్న నిర్మాణం అని అనుకుందాం ఇప్పుడు దానిని వివిధ భాగాలుగా విడదీయండి మీరు దానిని సమానంగా చేయవచ్చు మీరు దానిని అసమానంగా చేయవచ్చు అది మీ ఎంపిక ఎందుకంటే ఎక్కువ వైవిధ్యం లేదని మీరు అనుకుంటే మీరు గ్యాప్ ని కూడా పెంచుకోవచ్చు కానీ ప్రజలలు సాధారణంగా సమానంగా చేయటాన్ని ఎంచుకుంటారు ఎందుకంటే ఈ ప్రవర్తన నాకు తెలియదు మరియు ఇక్కడ మీరు పల్సస్ లను ఊహిస్తారు కాబట్టి బేసిస్ ఫంక్షన్ ఇక్కడ ఉంది ఇక్కడ నుండి ఇక్కడకు పల్స్ మాత్రమే ఉంది ఈ పల్స్ యొక్క డొమైన్ దీనిపై మాత్రమే ఉంది అందుకే దీని పేరు సబ్డొమైన్ బేసిస్ అంటే ఇది తెలియని ఫంక్షన్ యొక్కమొత్తం డొమైన్ లేదా ప్రతిస్పందన ఫంక్షన్ మీద కాదు అందుకే ఇది సబ్డొమైన్ లో వున్నది మాత్రమే ఇది ఇక్కడ ఉంది కాబట్టి మీరు చివరకు ఈ బేసిస్ ను ఉంచిన తర్వాత ఈ విషయం ఉండవచ్చని మేము చూస్తాము కరెంట్ డిస్ట్రిబ్యూషన్ లాంటివి మీకు లభిస్తాయి మీరు మిడ్ పాయింట్స్ లను జోడిస్తే మీకు దాదాపు ఈ ఆకారం వస్తుంది కాబట్టి ఇది ఒక ఎంపిక ప్రజలు పీస్ వైస్ లీనియర్కూడా ఎంచుకుంటారు కాబట్టి పీస్వైస్ లీనియర్ అంటే ఇలాంటిదే అంటే వాస్తవానికి రెండు కంటే ఎక్కువ పీస్వైస్ లీనియర్ బేసిస్ ఫంక్షన్ ఇది ఇప్పుడు మంచి విషయం వాస్తవానికి రెండు అడ్జసెంట్ గా ఉన్న డొమైన్ లు ఓవర్ ల్యాప్ అయితే రెండు లేదా మూడు ఓవర్ ల్యాప్ అయ్యి ఒక్కటి గా మారుతాయి అవి ఇంటర్సెక్షన్ పాయింట్ వద్ద ఎలా ప్రవర్తిస్తున్నాయో మీకు మంచి అనుభూతి కలుగుతుంది మరియు దీనిని ట్రయాంగిల్ ఫంక్షన్ అని కూడా పిలుస్తారు మీరు ఏ అంతరాలు లేకుండా ట్రయాంగిల్ ఫంక్షన్లతో ఏదైనా సర్ఫేస్ ని మ్యాప్ చేయడం చాలా సులభం ఇది సబ్డొమైన్ గురించి ఇప్పుడు మొత్తం డొమైన్ యొక్క సైనూసోయిడల్ ఉదాహరణను తీసుకుందాం కాబట్టి బహుశా మొత్తం డొమైన్లో మనం ఇలా చెప్పగలం నేను gnz'cosπz'l l2z'l2 అని తీసుకుంటాను అనుకుందాం కానీ ఇది వేరే n ఇది మొత్తం డొమైన్ ఫంక్షన్కు ఒక ఉదాహరణ ఇది సాధారణంగా కొసైన్ అని నాకు తెలుసు ప్రజలు అలా చేస్తారు కానీ అది అనుభవంతో వస్తుంది కాబట్టి ఇదంతా బేసిస్ ఫంక్షన్ల గురించి నేను ఇక్కడ చెప్పిన ప్రశ్న ఏమిటంటే నేను ఒక సమీకరణాన్ని సృష్టించాను కానీ నేను సృష్టించిన దానిలో తెలియని విలువలు N ఉన్నాయి దాన్ని ఎలా పరిష్కరించాలి దీన్ని పరిష్కరించడానికి లేదా ఈ పరిస్థితిని అమలు చేయనివ్వండి సరిహద్దు పరిస్థితుల యొక్క N సంఖ్యను తీసుకుందాం అంటే మన విషయంలో సమీకరణం ఇది ఇప్పుడు ఆ సమీకరణాన్ని n సంఖ్యల పాయింట్స్ పై అమలు చేద్దాం బౌండరీ కండిషన్ n అవుతుంది ప్రజలు ఏమి చేయాలి అంటే అక్కడ ఒక విషయం ఉంది వాస్తవానికి నేను దానిని N నంబర్లో పరిష్కరిస్తానని గమనించండి అంటే స్పష్టంగా అన్ని పాయింట్ల వద్ద నేను దానిని అమలు చేయడం లేదు కాబట్టి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి ఎందుకంటే ఇతర పాయింట్ల వద్ద ఇది అమలు చేయబడదు అందుకే అక్కడ కొన్ని ఎర్రర్స్ ఉంటాయి ఇక్కడ మన ఆలోచన ఏమిటంటే ఈ నిర్మాణం పై మొత్తం ఎర్రర్ అవేరేజ్గా సున్నా అయ్యే లా చేయాలి అందువల్ల మీరు ఈ మూమెంట్ తీసుకోవాలి మొదటి మూమెంట్ రెండవ మూమెంట్ నాకు డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఉందని అనుకుందాం కాబట్టి మొదటి మూమెంట్ అంటే ఫస్ట్ టైం అవేరేజ్ అని నేను తీసుకుంటున్నాను రెండవ మూమెంట్ అప్పుడు నేను ఆ స్క్వేర్ టైప్ అవేరేజ్ ను కలిగి ఉన్నాను ఇక్కడ కూడా మేము ఒక ఇన్నర్ ప్రోడక్ట్ ని తీసుకుంటాము ఇది మూమెంట్ లాంటిది అప్పుడు ఇన్నర్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది ఇప్పుడు ఇన్నర్ ప్రోడక్ట్ అంటే ఏమిటి దానికి నిర్వచనాలు ఉన్నాయి కాని నేను ఇప్పటికే g ఫంక్షన్ కలిగి ఉన్నానని అనుకుందాం g ఫంక్షన్ ఒక బేసిస్ ఫంక్షన్తో విస్తరించబడింది నేను మరొక ఫంక్షన్ను కలిగి ఉన్నాను w వాటి ఇన్నర్ ప్రోడక్ట్ wg＞ gw＞ అప్పుడు afbgw＞af w＞bgw＞వలే ఉంటుంది ఇది లీనియారిటీ విషయం మరియు మిగిలినవి కాంప్లెక్స్ కాంజుగేషన్ gg＞＞0ఒకవేళ g≠0 gg＞0ఒకవేళ g0 అయితే అవుతుంది మీకు ఈ రెండు ఆపరేటర్లు వస్తాయి కాబట్టి ఈ రకం అయితే మీరు రెండు ఫంక్షన్ల యొక్క సాధారణ మల్టిప్లికేషన్ కలిగి ఉంటారు కాని సాధారణంగా ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ కు చాలా మంచి ఎంపిక ఇది నిర్మాణం యొక్క సర్ఫేస్ ఆసక్తి కలిగి ఉంటే మీరు డాట్ ప్రోడక్ట్ ని తీసుకుంటారు ఎందుకంటే ఇవి సాధారణంగా ఈ ఫంక్షన్స్ కూడా వెక్టర్ ఫంక్షన్లు కాబట్టి నేను wg＞∬w gds అని చెప్పగలను కాబట్టి ఇది ఇన్నర్ ప్రోడక్ట్ ఈ ఎంపిక ద్వారా పరిష్కారం ఏమిటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ బౌండరీ కండిషన్ ని సాధారణంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ లో సంతృప్తిపరుస్తుంది బౌండరీ కండిషన్ ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క సర్ఫేస్ పై లేదా మీరు చూసే మాగ్నెటిక్ కండక్టర్ వద్ద టాంజెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అదృశ్యమవుతుంది కాబట్టి డిస్క్రీట్ పాయింట్ల వద్ద మాత్రమే మేము చేస్తున్నాము n పాయింట్ల సంఖ్య ఈ పాయింట్ల మధ్య వీటిని సంతృప్తిపరుస్తుంది బౌండరీ కండిషన్స్ సంతృప్తి చెందకపోవచ్చు అందుకే మేము రెసిడ్యుయల్ గా నిర్వచించాము అంటే సర్ఫేస్ పై వాస్తవానికి Escattered tang E incident tang ≠ 0 కావాలి అంటే అది సున్నా కాదు కాబట్టి అంటే సున్నాకి సమానం కాని ΔEtan≠ 0 ఉంది ఈ ఇన్నర్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడమే మా పని ఎందుకంటే మేము మొత్తం సర్ఫేస్ పై ఉంచే ఇన్నర్ ప్రోడక్ట్ ని మీరు చూస్తున్నందున మా లక్ష్యం రెసిడ్యుయల్ ను కనిష్టీకరించడం అంటే ఇంటర్ స్ట్రక్చర్ విధానం కంటే మొత్తం అవేరేజ్ సున్నా వెయిటెడ్ రెసిడ్యుయల్ పద్ధతి ఇన్నర్ ప్రోడక్ట్ తో కలిపి ఉపయోగించబడుతుంది ఈ పద్దతి కండక్టర్ యొక్క సర్ఫేస్ పై ప్రతి దశలో రెసిడ్యుయల్ ని లేకుండా చేయలేదు కానీ బౌండరీ కండిషన్ లను మొత్తం సర్ఫేస్ పై అవేరేజ్ అర్థంలో సంతృప్తి పరచడానికి ఫోర్స్ చేస్తుంది ఇప్పుడు ఈ పద్ధతి వచ్చినప్పుడు వాస్తవానికి ఈ మూమెంట్ మెథడ్ గణితంలో ఒక సాంకేతికత హారింగ్టన్ మొదట ఈ పద్ధతిని తీసుకొని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సమస్యలకు వర్తింపజేశారు ప్రజలు ఆ సమయంలో ప్రధానంగా ప్రతిచోటా అది సంతృప్తి చెందడం లేదు కానీ విశ్లేషణాత్మక పరిష్కారం ప్రతిచోటా వర్తిస్తుంది అని చెప్పారు కానీ ఈ ఇన్నర్ ప్రోడక్ట్ యొక్క సరైన ఎంపిక ద్వారా వ్యత్యాసం ఉంటుందని తేలింది మీరు ఈ తేడాలను ఆచరణాత్మక అనువర్తనాలకు అసంభవంగా చేయవచ్చు కాబట్టి మూమెంట్ మెథడ్ ఇప్పుడు ప్రామాణికమైన పద్ధతిగా మారింది ఇప్పుడు మన పాయింట్కి రండి ఇప్పుడు మనం ఈ w ని మళ్ళీ టెస్టింగ్ ఫంక్షన్ సమితి గా నిర్వచించాము కాబట్టి ఇది వేరొకటి కనుక నేను సబ్స్క్రిప్ట్ m ని భిన్నంగా ఉపయోగిస్తున్నాను కాని అది మళ్ళీ wmw1 w2 wN వరకు తయారు చేయబడింది కాబట్టి అదే ఆర్డర్ N తీసుకున్న బేసిస్ ఫంక్షన్ ను చూస్తారు ఇది కూడా N ఆర్డర్ ఆ సమయంలో వేరు చేయడానికి మాత్రమే మేము gn అని చెప్పాము ఇదిgn g1 g2 gN వరకు విస్తరించబడినది అందుకే ఇవి n మరియు m విషయం కాబట్టి ఈ ఇన్నర్ ప్రోడక్ట్ నుండి మనం కనుగొంటేఅంటే ఈ సమీకరణం నుండి మనం ఈ F ని టెస్టింగ్ ఫంక్షన్ w తో ఇన్నర్ ప్రోడక్ట్ ని తీసుకుంటుంది అప్పుడు ఈ సమీకరణం అవుతుంది F wm h కు సమానం m 12 N వరకు మరియు స్పష్టంగా n కూడా 12 N వరకు అని చెప్పగలను ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఈ సమీకరణం n సమీకరణాల సంఖ్య ఇప్పుడు నాకు n సమీకరణాల సంఖ్య వచ్చింది నాకు తెలియని Cn నేను దాన్ని పరిష్కరించగలను కాబట్టి Fmn Cn hm కు సమానమైనందున దీనిని మ్యాట్రిక్స్ రూపంలో అలావ్రాయవచ్చు Fmn అంటే ఏమిటి Fmnw1F w1F w2F w2F ఇన్నర్ ప్రోడక్ట్ మీరు కూడా వ్రాయవచ్చు Cn C1C2 Cn వరకు ఉంటుంది మరియు hmw1 hw2 h wn h ఈ సమీకరణం నుండి ప్రాథమికంగా నా ఆసక్తి Cn ను పరిష్కరించడం కాబట్టి నేను Cn Fmn 1hm గా వ్రాయగలను కాబట్టి దీనిని లెక్కించవచ్చు మరియు నాకు Cn తెలిసిన తర్వాత సమగ్ర సమీకరణాన్ని పరిష్కరించవచ్చని నాకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎలా ఎంచుకోవాలి ఈ w ని వెయిటింగ్ ఫంక్షన్ లేదా టెస్టింగ్ ఫంక్షన్ అంటారు ఇప్పుడు వెయిటింగ్ ఫంక్షన్ యొక్క ఎంపిక wn యొక్క అంశాలు లీనియర్ గా స్వతంత్రంగా ఉండాలి కాబట్టి మేము లినియర్ గా స్వతంత్రంగా ఏర్పడిన n సమీకరణాలు కంప్యూటేషనల్ బర్డెన్ని తగ్గించే వెయిటింగ్ ఫంక్షన్లను ఎంచుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు బేసిస్ ఫంక్షన్లకు కూడా ఇది నిజమని అనుకోండి బేసిస్ ఫంక్షన్లు ఎల్లప్పుడూ లీనియర్ స్వతంత్ర సమితి మరియు కంప్యూటేషనల్ విషయాలను కలిగి ఉండటానికి బేసిస్ ఫంక్షన్ ఎంచుకోవాలని నేను చెప్పాను బేసిస్ ఫంక్షన్ మరియు వెయిటింగ్ ఫంక్షన్ను ఎంచుకోవడానికి ప్రేరణ లేదా మార్గదర్శకం అవి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి చాలా ప్రామాణికమైన విధానాన్ని గాలెర్కిన్ విధానం అని పిలుస్తారు ఇక్కడ మేము వెయిటింగ్ ఫంక్షన్ను బేసిస్ ఫంక్షన్ వలె తీసుకుంటాము దీనిని గాలెర్కిన్ విధానం అంటారు ఇప్పుడు నేను ఇక్కడకు వెళ్ళడం లేదు ఈ Fmn లో వాస్తవానికి చాలా సార్లు ఒక ఇంటెగ్రేషన్ ఉంది ఆ ఇంటెగ్రేషన్ పరిష్కరించబడుతుంది దీనిని పరిష్కరించలేకపోతే ఈ గాలెర్కిన్ లను తీసుకునే బదులు మీరు wn ను వివిధ పాయింట్ల వద్ద డెల్టా ఫంక్షన్గా తీసుకోగల మరొక మార్గం ఉంది ఎందుకంటే మీరు డెల్టా ఫంక్షన్ తీసుకుంటే ఆ ఇన్నర్ ప్రోడక్ట్ అక్కడ ఇంటెగ్రేషన్ యొక్క ఒక ఆర్డర్ తగ్గుతుంది ఒకవేళ మీరు దీన్ని చేయగల సమస్యను కనుగొంటే అప్పుడు స్పష్టంగా ఇది కంప్యూటేషనల్ లోడ్ పై భారాన్ని ఉంచుతుంది ఈ గాలెర్కిన్ ఇంటెగ్రేషన్ ను పరిష్కరించగలదు అది ప్రజలు పూర్తి చేసారు మరియు అలా చేయడం ప్రజలు కనుగొన్నారు నేను మళ్ళీ ఆ రెండు గ్రాఫ్లను గీస్తాను కాబట్టి నేను మరింత ముందుకు సాగడం లేదు మీరు ఇప్పుడు దీనిని సులభంగా పరిష్కరించవచ్చు హారింగ్టన్ మూమెంట్ మెథడ్ ఉపయోగించి ఫీల్డ్ కంప్యుటేషన్ చేయడం పై ఒక పుస్తకం వ్రాసాడు అందులో ఈ మొత్తం విషయం ఇవ్వబడిందని మీరు చూడవచ్చు అక్కడ ఈ విధానాలన్ని వివరించబడ్డాయి కాబట్టి ఈ రోజు నేను గీసిన గ్రాఫ్ ను చూస్తారు కాబట్టి నేను ఈ గ్రాఫ్లను గీసాను ఇప్పుడు ప్రజలు ఈ గ్రీన్ గ్రాఫ్ను సుమారు గా కనుగొన్నారు మూమెంట్ మెథడ్ గ్రాఫ్ మరియు మునుపటి న్యూమరికల్ టెక్నిక్స్ కింగ్ హారిసన్ మొదలైనవాటి చే ఇవ్వబడిన ఇటరేటివ్ టెక్నిక్స్ గ్రాఫ్ ఇది తద్వారా ఇది దాదాపుగా ఇలా ఇస్తుంది దీని ఆధారంగా కూడా మరింత పోలి ఉంటుంది కాబట్టి మీరు ఇన్పుట్ ఇంపెడెన్స్ను సరిగ్గా ఇక్కడ పొందుతారు ఇప్పుడు ఈ ఇన్పుట్ ఇంపెడెన్స్ను ఉంచడం చాలా సులభం లేదా వాస్తవానికి మీరు మొత్తం రియాక్టివ్ ఇంపెడెన్స్ను కనుగొనవచ్చు ఎందుకంటే ఈ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మీకు వివిధ పాయింట్లలో తెలిస్తే అంటే మీరు మొత్తం డైపోల్ నిర్మాణాన్ని వివిధ పాయింట్లలో విభజిస్తున్నారు మరియు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏమిటో అక్కడ మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు చివరకు దీన్ని చేయండి అప్పుడు మీకు కరెంట్స్ తెలుస్తాయి కాబట్టి ఇక్కడ కరెంట్ మీకు తెలుసు మీరు ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ని ఉంచవచ్చు మరియు ఇక్కడ నుండి ఇది మీకు తెలుసు కాబట్టి మీరు సులభంగా Zin V1I1 అని వ్రాయవచ్చు ఇక్కడ I1 అనేది కరెంట్ మరియు V 1 ఇక్కడ ఇచ్చిన ఎక్సయిటేషన్ కాబట్టి ఇది మీకు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇస్తుంది ఈ V1 మరియు I1 సంక్లిష్ట సంఖ్యలు కాబట్టి మీరు అసలు ఇన్పుట్ ఇంపెడెన్స్ ను పొందుతారు అంటే మీరు పొందగల కాంప్లెక్స్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అనేది పొందగలరు మరొక విషయం ఏమిటంటే డెల్టా గ్యాప్ సోర్స్కు బదులుగా మీరు ఇక్కడ ఉన్న ఒక ఫ్రిల్ జెనరేటర్ను ప్రజలు కనుగొన్నారని గమనించండి మీరు మోడల్ చేయవచ్చు దాన్ని మళ్ళీ గీయండి నేను ఇక్కడ ఒక ఫ్రిల్ కలిగి ఉంటే ప్రజలు ఇలాంటి ఈక్వివలెంట్ మ్యాగ్నెటిక్ కరెంట్ కలిగి ఉంటారు దీనిని ఫ్రిల్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇది ఫ్రిల్ జెనరేటర్ దీనిని మాగ్నెటిక్ కరెంట్ అంటారు కాబట్టి దాని ద్వారా కూడా మీరు సోర్స్ మాగ్నెటిక్ రింగ్ కరెంట్ను మోడల్ చేయవచ్చు వాస్తవానికి మీకు రింగ్ మాగ్నెటిక్ కరెంట్ ఉంది ఈ మోడల్లో దేనినైనా ఉపయోగించి అవసరమైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ను కనుగొనవచ్చు ఫ్రిల్ జెనరేటర్ సాధారణంగా ఇంపెడెన్స్లకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది మరియు వాస్తవానికి ఈ మోడల్లో డెల్టా గ్యాప్కు బదులుగా ఈక్వివలెంట్ మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ యొక్క న్యారో స్ట్రిప్స్ మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీకు ఇవి ఉన్నాయి అప్పుడు మీకు మరొక స్ట్రిప్ ఉంటుంది దీని ద్వారా డెల్టా గ్యాప్ మరింత తేలికగా ఉంటుంది వాస్తవానికి జోన్ లేదా ఫార్ జోన్ను లెక్కించడానికి ఫ్రిల్ జెనరేటర్ మోడల్ ప్రవేశపెట్టబడింది కో యాక్సియల్ ఎపర్చర్ల నుండి రెండు ఫీల్డ్లు ఒకే ఫార్ములేషన్ తో చేయవచ్చు కాబట్టి ఆధునిక రోజుల్లో వాస్తవానికి ఈ 20 30 సంవత్సరాల క్రితం ఈ రకమైన విషయాలు వచ్చాయని ఇది చూపిస్తుంది వాస్తవానికి 80 ల మధ్యలో ఈ విషయం ప్రారంభమైంది ఇప్పుడు ఈ విషయాలు ఈ మూమెంట్ మెథడ్ విషయంతో అన్ని విషయాలు తిరిగి సమీక్షించబడ్డాయి కాబట్టి వైర్ యాంటెన్నాలు లేదా ఎపర్చరు యాంటెన్నాల కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కనుగొనడం కోసం మూమెంట్ మెథడ్ ఉపయోగించబడింది అదేవిధంగా వివిధ ఫీల్డ్స్ కి సమీపంలో ఉన్న వివిధ డిస్కంటిన్యుటీ డయాఫ్రాగమ్ ఆపై వివిధ విషయాల వాల్ థిక్నెస్ వేవ్ గైడ్ విషయాలు ఉంటాయి ఇంతకుముందు వాల్ థిక్నెస్ పరిగణించబడలేదు కానీ ఇప్పుడు వాల్ థిక్నెస్ స్లాట్ రేడియేషన్స్లాట్ థిక్నెస్ అన్నీ ఈ మూమెంట్ మెథడ్ ద్వారా లెక్కించబడ్డాయి ఎందుకంటే దీని ద్వారా మీరు ఇంపెడెన్స్ నుండి ఖచ్చితమైన కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ని పొందుతారు కాబట్టి చివరికి ఫీల్డ్ అనాలసిస్అనలిటిక్ అనాలసిస్ ద్వారా ఇవ్వబడిన మొత్తం సమాచారాన్ని మీరు పొందుతారు దీనితో ఇప్పుడు దాదాపు ఏ రకమైన యాంటెన్నాను అయినా విశ్లేషించవచ్చు ధన్యవాదాలు